గత రెండు ఉపన్యాసాలలో మేము మీకు బ్లాక్ బాడీ యొక్క కొన్ని ప్రాథమిక నిర్వచనాలను ఇచ్చాము మరియు దీనిని గోళాకార కుహరం చేత సూచించడం జరిగింది మరియు నేను దానిని ఉష్ణోగ్రత T వద్ద రేడియేషన్ గూర్చి అధ్యయనం చేయాలనుకుంటే కాబట్టి నేను ఉష్ణోగ్రత T వద్ద గోళాకార కుహరంను పరిగణించి నేను ఇప్పుడు వర్ణపటయుక్త సాంద్రత అని పిలిచేదాన్ని నిర్వచించాలనుకుంటున్నాను ఇదివరకే మీరు చూశారు ఒక కుహరంలో లేదా బ్లాక్ బాడీ లో మనము u అని పిలిచేదాన్ని నిర్వచించాం ఇక్కడ u అనేది శక్తి సాంద్రత మరియు గత ఉపన్యాసంలో మనకు లభించిన ఫలితం ఏమిటంటే బ్లాక్ బాడీ నుండి వచ్చే తీవ్రత uc 4 ఇది బయటకు వచ్చే తీవ్రత సాధారణంగా మీరు మీ విద్యుదయస్కాంత సిద్ధాంత తీవ్రత uc ని గుర్తుచేసుకుంటే మరియు అది సమతల తరంగానికి ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో గత ఉపన్యాసంలో ఉత్పన్నంలో మీరు చూసినట్లుగా రేడియేషన్ ఐసోట్రాఫిక్ సమధర్మి అయినందున అన్ని దిశల నుండి బయటకు వచ్చే తీవ్రత uc 4 అవుతుంది ఇప్పుడు వర్ణపటయుక్త సాంద్రత ఏమి చేస్తుందంటే రేడియేషన్ బయటకు వస్తుంది కాబట్టి నన్ను దీనిని నెమ్మదిగా వ్రాయనివ్వండి బయటకు వస్తున్న రేడియేషన్ అన్ని తరంగదైర్ఘ్యాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎరుపు రంగు పసుపు రంగు నీలం రంగు అతినీలలోహిత ప్రతిదీ కలిగి ఉంటుంది మరియు మనం రేడియేషన్ సాంద్రత లేదా తీవ్రత ను మొత్తం వర్ణపటం మీద పంపిణీ చేయబడే విధంగా వ్రాయగలము అనగా నేను తీవ్రత I ని కలిగి ఉంటే అది ప్రతి కి కొన్ని డెల్టా I ల యొక్క సంకలనం అవుతుంది నన్ను వివరించనివ్వండి కాబట్టి నేను లాంబ్డా మరియు తీవ్రతల మధ్య గీసిన వక్రరేఖను చూస్తే కొంత తీవ్రత డెల్టా I అనేది1దగ్గర ఉంటుంది కొన్ని ఇతర తీవ్రత I అనేది 2దగ్గర ఉంటుంది మరియు మొదలయినవి కాబట్టి ప్రతి ఇంటర్వల్లో కొంత తీవ్రత ఉంటుంది ఇది భిన్నమైన లకు భిన్నంగా ఉంటుంది కాబట్టి దీన్ని వ్రాయనివ్వండి అయితే చిత్రంలో చూపిన విధంగా తరంగదైర్ఘ్యం దగ్గర I అనే తీవ్రత భాగం ఉంది సరేనా మరియు ఇది దానిలాగే కనిపిస్తోందా నేను ఇప్పుడు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన చిత్రం ద్వారా చూపిస్తాను కాబట్టి ఇది రేడియేషన్ యొక్క తీవ్రత యొక్క చిత్రం కాబట్టి నేను దీన్ని కూడా మీకు చూపిస్తాను ఇదే మీరు చూసే చిత్రం మరియు ఇది రేడియేషన్ యొక్క తీవ్రత కోసం లేదా రేడియేషన్ యొక్క వర్ణపటయుక్త సాంద్రత అని పిలవబడేదాని కోసం గీయడం జరిగింది మరియు అది వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద గీయడం జరిగింది అని నేను నిర్ణయిస్తాను కాబట్టి ఉదాహరణకు ఒక వక్రత ఇలా కనిపిస్తుంది రెండవ వక్రత ఇలా కనిపిస్తుంది మూడవ వక్రత ఇలా కనిపిస్తుంది మరియు నాల్గవ వక్రత ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది అధిక వక్రత ఎగువ వక్రత 7000 K వద్ద ఉంటుంది మధ్య వక్రత ఎరుపు రంగులో ఉండేది సుమారు 6000 K వద్ద ఉంటుంది నీలం రంగులో ఉండేది 5333 K వద్ద ఉంటుంది మరియు మొదలగునవి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వక్రత తక్కువ తక్కువ అవుతుంది మరియు పీక్ క్రింది క్రిందికి వెళుతుంది ఇక్కడ మా ఆలోచన ఏమిటంటే వర్ణపటయుక్త సాంద్రత కోసం నేను తీసుకుంటే నేను ఒక నిర్దిష్ట ను తీసుకుంటే మరియు ఈ వక్రరేఖ క్రింద ఉన్న వైశాల్యాన్ని లెక్కించాలి ఈ లాంబ్డా వద్ద లేదా ఇక్కడ మరొక అనుకొని దీని వద్ద వైశాల్యాన్ని లెక్కించాలి ఇది నాకు ఈ d లో శక్తి పరిమాణమును ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మీ కోసం ఈ వర్ణపటయుక్త సాంద్రతను వర్ణపటయుక్త తీవ్రత గా నిర్వచించగలను Iవంటి I అనేది నుండి వరకు గల తీవ్రత కాబట్టి నేను ఈ మొత్తం వక్రరేఖపై సమాకలనంఇంటిగ్రేట్ చేస్తే అది నాకు మొత్తం తీవ్రతను ఇస్తుంది ఇదే పద్ధతిలో నేను శక్తి యొక్క ఒక వర్ణపటయుక్త సాంద్రతను నిర్వచించగలను ఇది u వంటి u అనేది తరంగదైర్ఘ్యం మరియు ల మధ్య శక్తి సాంద్రత గమనించండి సరిసమానమైన uను కూడా నేను నిర్వచించగలను ఇది పౌనఃపున్యంఫ్రీక్వెన్సీ మరియు ల మధ్య శక్తి సాంద్రత అవుతుంది ఈ u మరియు uలకు మధ్య సంబంధాన్ని సూచించేటప్పుడు మనం చేసే సాధారణ తప్పును ఎత్తి చూపిస్తాను ఇది ఈ క్రింది విధంగా ఉంటుంది ఇది మనం సాధారణంగా చేసే తప్పు c కారణంగా uu c అని అనుకుంటారు ఇది నిజంగా సరైనది కాదు మీరు చూడవలసిన సరైన మార్గం ఏమిటంటే uu ఇక్కడ అనేది కు అనుగుణంగా ఉంటుంది c c2 కారణంగా మనం uc2 uను కలిగి ఉంటాం ఎందుకంటే శక్తి పరిమాణము ఒకేలా ఉంటుంది మరియు ఇప్పుడు నేను ను రద్దు చేయగలను మరియు ఇవన్నీ పరిమాణాలు మగ్నిట్యూడ్ విలువలు అయినందున నేను u 2uc ను పొందుతాను నేను మైనస్ గుర్తు గురించి చింతించడం లేదు కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఉండండి ఇది ప్రజలు చేసే చాలా సాధారణ తప్పు కాబట్టి నేను మీ కోసం వర్ణపటయుక్త సాంద్రతనుస్పెక్ట్రల్ డెన్సిటీ మరియు సిద్ధాంతపరంగా విశ్లేషణను రూపొందించాను నాకు ఇంకొక విషయం అవసరం మరియు అది చర్చించిన తర్వాత ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను తరువాతి పరిమాణం మన విశ్లేషణలో ఒక కుహరం లోపల రేడియేషన్ కారణంగా ప్రెషర్ ఉంటుంది మరియు అన్ని చోట్ల నుండి ఈ చిన్న ప్రాంతంపై రేడియేషన్ పడటం వలన మనము ప్రెషర్ను లెక్కిస్తాము మరియు అది ప్రెషర్ సూత్రం అవుతుంది ఇప్పుడు ప్రెషర్ కోసం నేను లెక్కించాల్సినది ఏకాంక వైశాల్యానికి శక్తి ఇది మరేదో కాదు ఏకాంక వైశాల్యానికి ఏకాంక సమయానికి జరిగే మొమెంటం ట్రాన్స్ఫర్ ద్రవ్యవేగ బదిలీ కాబట్టి నాకు ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే ఈ వైశాల్యంపై పడుతున్న మొమెంటం ఇప్పుడు సమతల తరంగాల కోసం మీరు విద్యుదయస్కాంత సిద్ధాంతం నుండి గుర్తుచేసుకుంటే మొమెంటం p ఇది ఏకాంక ఘణపరిమాణానికి మొమెంటం పరిమాణం ఇది u c కి సమానంగా ఉంటుంది దానిని చూద్దాం కాబట్టి ఇది మరేదో కాదు మొమెంటం డెన్సిటీ ఇది ఏకాంక ఘణపరిమాణానికి కి మొమెంటం u అనేది 12mv2vయొక్క పరిమాణాన్ని కలిగి ఉన్నందున పరిమాణము పరంగా ఇది సరైనదని మీరు చూడవచ్చు ఇది m v ఒకేలా ఉంటుంది కాబట్టి ఇది పరిమాణం పరంగా సరైనది ఇది ఏకాంక ఘణపరిమాణం వద్ద ఉంటుంది కాబట్టి ఇది ఏకాంక ఘణపరిమాణానికి మొమెంటం ఇప్పుడు ఈ కుహరంలో ఏమి జరుగుతుందంటే ఈ వైశాల్యం a వద్దకు అన్ని ప్రాంతాల నుండి రేడియేషన్ వస్తుంది మరియు తద్వారా కొంత మొమెంటం వస్తుంది మరియు ఆ మొమెంటం వలన ఫోర్స్ వర్తించబడుతుంది కాబట్టి మొమెంటం ట్రాన్స్ఫర్ అనేది యూనిట్ సమయానికి లభించే మొమెంటం ఇక్కడ పరిగణించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మొమెంటం యొక్క ఏకైక భాగం ఇది కోణం తీటా వద్ద ఉన్నదానికి లంబంగా ఉంటుంది కాబట్టి నేను లెక్కించాల్సిన అవసరం ఏమిటంటే ఎంత మొమెంటం వస్తుందో దాని భాగాన్ని తీసుకోండి కాబట్టి ఇది p అని అనుకుందాం ఇది p cos గా ఉండాలి మరియు ప్రతి వైపు నుండి మొమెంటం ఉంటుంది తద్వారా ఆ ద్రవ్యవేగం బయటికి వెళుతుంది లేదా ఈ భాగం కూడా రేడియేట్ అవుతుంది కాబట్టి మొమెంటం కన్సర్వేషన్ వలన ఇది తిరిగి వెనుకకు వెళ్తుంది కాబట్టి నికర మొమెంటం ని లెక్కించి దీన్ని 2 తో గుణిస్తాను కాబట్టి నేను అన్ని వైపుల నుండి వచ్చే మొమెంటం ని లెక్కించగలను కాబట్టి ఈ వైపు నుండి ఒక మొమెంటం వస్తున్నప్పటికీ మొమెంటం బయటకు వెళుతుంది కాబట్టి నేను వచ్చే మొత్తం మొమెంటం ని 2 గుణించి లెక్కిస్తాను మరియు అది ఫోర్స్ కి సమాధానం ఇస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఇంతకుముందు చేసినట్లు లెక్కిస్తాము నేను ఈ కుహరాన్ని మరియు ఈ ప్రాంతంలో పరిశీలిస్తాను మొమెంటం వస్తున్న చోట నుండి ఈ వైపు నుండి ఈ మొమెంటం ను పరిగణించండి కాబట్టి నేను మళ్ళీ d లో తీసుకుంటే ఈ పొడవు r అప్పుడు వచ్చే మొమెంటం a cos4r2అవుతుంది ఇది ఈ మార్గం గుండా వచ్చే రేడియేషన్ యొక్క సంభావ్యత అప్పుడు మొమెంటం యొక్క నికర మొత్తం u c అవుతుంది ఇది ఈ వైశాల్యంలోని మొమెంటం పరిమాణం ఈ ఘణపరిమాణంలో నేను చూపిస్తున్న నీలి ఘణపరిమాణం మరియు ఆ ఘణపరిమాణం dr2 r మరియు ప్రెషర్ లెక్కింపు కోసం నేను దీనిని తీటా యొక్క కొసైన్ ద్వారా మరింత గుణించాలి మరియు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాంతం నుండి పరావర్తనం లేదా రేడియేషన్ ఉద్గారం కారణంగా రెండు కారకాలు కాబట్టి ఇది నికర మొమెంటం అవుతుంది ఇప్పుడు మళ్ళీ గతంలో మనకు rఉన్న విధంగా సమయం t కోసం మొత్తం పొడవు అనేది c t అవుతుంది కాబట్టి cos ను 0 నుండి 1 వరకు మారుతుందని అనేది 0 నుండి 2 వరకు మారుతుందని వ్రాయగలను కాబట్టి సమయం t లో a కి నార్మల్ గా మొమెంటం ట్రాన్స్ఫర్ అనేది 2a4c tuc201cos2 d కు సమానంగా ఉంటుంది మరియు అదే మొమెంటం ట్రాన్స్ఫర్ కాబట్టి దీన్నిp అని పిలుద్దాం ఇప్పుడు కొన్ని పదాలను రద్దు చేద్దాం ఈ 2 ఈ 2 మరియు 4 తో రద్దు అవుతుంది c ఈ c తో రద్దు అవుతుంది కాబట్టి నాకు లభించేది ఇంటిగ్రల్ విలువ మూడింట ఒక వంతు కాబట్టి నాకు లభించేది ఏమిటంటే p ut 3మరియు ఇది p t ను సూచిస్తుంది ఇది a కి నార్మల్ గా ఉంటూ యానిట్ టైమ్ కి సంబంధించి మొమెంటం ట్రాన్స్ఫర్ కి సమానం కాబట్టి ఇది ప్రెషర్ తప్ప మరేదో కాదు మరియు ఇది u 3 గా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చూసినది ఏమిటంటే ఒక బ్లాక్ బాడీ కి ఇది వర్ణపటయుక్త సాంద్రత ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద దీని లాగా ఉంటుంది మరియు ఉష్ణోగ్రత స్థాయి తగ్గుతుంది ఇది ఇలా అవుతుంది మరియు కుహరం లోపలి ప్రెషర్ p అనేది u 3 రాబోయే ఉపన్యాసాలలో మన విశ్లేషణ కోసం వీటిని ఉపయోగిస్తాము